హ్యూమన్ మాలిక్యూలర్ జెనెటిక్స్ కోర్స్ మొదటి వారం యొక్క నాల్గవ లెక్చర్ కు స్వాగతం గత మూడు లెక్చర్ లో మేము మ్యుటేషన్స్ ప్రోటీన్లను తయారుచేసే విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో లేదా అవి ఎలా పనిచేస్తాయో చూశాము కాబట్టి ఈ రోజు మనం చాలా భిన్నమైన మ్యుటేషన్ సమూహాన్ని పరిశీలించబోతున్నాం మ్యుటేషన్ కేవలం ఒక జన్యువును ప్రభావితం చేయాల్సిన అవసరం లేదు కానీ ఇది స్థూల మార్పు కావచ్చు క్రోమోజోమ్ నిర్వహించే విధానం క్రోమోజోమ్లో కొంత భాగం పోతుంది లేదా అది అదనపు కాపీని పొందుతుంది లేదా నికర లాభం లేదా నష్టం ఉండదు కానీ క్రోమోజోమ్ల యొక్క వివిధ ప్రాంతాల స్థానాలు మార్చబడ్డాయి అవి ఇకపై ఎలా ఉండాలో అలా చేయలేవు కాబట్టి దీనిని క్రోమోజోమ్ నిర్మాణం మరియు ఫంక్షన్ అంటారు ఇది ఈ ప్రత్యేక లెక్చర్ యొక్క విస్తృత అంశం దీనిలో మనము క్రోమోజోములు ఎలా నిర్వహించబడుతున్నాయో పరిశీలిస్తాము క్రోమోజోమ్లు ఎలా నిర్వహించబడుతున్నాయనే దాని గురించి మేము క్లుప్త ఓవెర్ వ్యూను ఇస్తాము మరియు ఇది హ్యూమన్ మాలిక్యూలర్ జెనెటిక్స్ గురించి ఇతర అంశాలను చర్చించడానికి మాకు సహాయపడుతుంది ప్రత్యేకంగా మనము క్రోమోజోమ్ అసాధారణతలను పరిశీలిస్తాము కాబట్టి క్రోమోజోములు అంటే ఏమిటి మీరు చూస్తున్నది క్రోమోజోమ్లు అని చెప్పే క్లాసిక్ చిత్రాలలో ఇది ఒకటి కాబట్టి ఇవి మన కణంలో ఉండే విభిన్నమైన చాలా కాంపాక్ట్ నిర్మాణాలు కాబట్టి సాధారణంగా కణం విభజించబోతున్నప్పుడు మీరు మెటాఫేస్ అని పిలిచేటప్పుడు క్రోమోజోమ్ ఒక ఘనీభవించిన దశలో ఉంటుంది ప్రతి క్రోమోజోమ్ ఒక నిర్దిష్ట ఆకారాన్ని పొందుతుంది అదే ఇక్కడ చూపబడింది కాబట్టి మీరు కణమును అరెస్ట్ చేయగలిగితే మరియు మీరు క్రోమోజోమ్ను చూడగలిగితే అవి ఎలా ఉంటాయి మరియు మనం చేసే పని ఏమిటంటే వాటి పరిమాణాన్ని బట్టి మనము క్రోమోజోమ్ మరియు ప్రతి క్రోమోజోమ్ చిత్రాన్ని తీస్తాము మనము వాటిని ఆదేశిస్తాము అతి పెద్దది మనము దానిని క్రోమోజోమ్ 1 అని పిలుస్తాము చిన్నది మీరు క్రోమోజోమ్ 22 అని పిలుస్తారు మరియు X మరియు Y క్రోమోజోమ్ పొందిన మిగిలిన జతలను సెక్స్ క్రోమోజోమ్ అని పిలుస్తారు ఎందుకంటే X మరియు Y వాటి కలయిక నిర్ణయిస్తుంది సెక్స్ కాబట్టి ఇది 23 వ జంట కాబట్టి మీరు క్రోమోజోమ్ని చూస్తున్న వ్యక్తి స్త్రీది కనుక అయితే మీకు అలాంటి రెండు పొడవాటి క్రోమోజోమ్లు ఉంటాయి మీరు క్రోమోజోమ్ తయారీ చేసిన వ్యక్తి పురుషుడు అయితే ఇక్కడ చూపిన విధంగా మీరు X క్రోమోజోమ్ మరియు Y క్రోమోజోమ్లను కనుగొంటారు కాబట్టి వాటి పరిమాణం మరియు ఆకారం ఆధారంగా క్రోమోజోమ్ యొక్క ఈ అమరికను కార్యోటైప్ అని పిలుస్తారు మరియు ఇది మీరు గుర్తుంచుకోవాలని నేను కోరుకుంటున్నాను మీరు కార్యోటైప్ గురించి మాట్లాడినప్పుడు క్రోమోజోమ్లు వాటి పరిమాణం మరియు ఆకారం ఆధారంగా క్రమబద్ధీకరించబడిన ఈ ప్రత్యేక భావనను మీరు గుర్తుకు తెచ్చుకోవడం చాలా ముఖ్యం మరియు నేను క్రోమోజోమ్లోని ప్రతి జతని విభిన్నమైన రీతిలో గుర్తించగలను అది చాలా చాలా ముఖ్యం ఇప్పుడు మనము క్రోమోజోమ్లను పరిశీలిస్తే కార్యోటైప్లో మీరు చూడగలిగినట్లుగా క్రోమోజోములు వాటి పరిమాణంలో మారుతూ ఉంటాయి క్రోమోజోమ్ 1 అతి పెద్దది మరియు క్రోమోజోమ్ 22 చిన్నది క్రోమోజోములు పురుషుడు మరియు స్త్రీలో ఉంటాయి తత్ఫలితంగా ప్రతి క్రోమోజోమ్లో ఉండే DNA దాని పరిమాణాన్ని బట్టి మారుతుంది పెద్దది పొడవైన DNA మరియు చిన్నది చిన్న DNA ని కలిగి ఉంటుంది ఫలితంగా ప్రతి క్రోమోజోమ్లో ఉండే జన్యువుల సంఖ్య మారుతూ ఉంటుంది మరియు ఈ ప్రత్యేక బార్ రేఖాచిత్రంలో చూపబడింది క్రోమోజోమ్ 1 కి పెద్ద సంఖ్యలో జన్యువులు మరియు క్రోమోజోమ్ 22 లేదా ఈ గుంపుకు చెందిన క్రోమోజోమ్ లభించాయని మీరు చూడవచ్చు ఇక్కడ తక్కువ సంఖ్యలో క్రోమోజోమ్లు ఉంటాయి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే క్రోమోజోమ్ల సంఖ్య మనుషుల కోసం మనకు 23 జతల ఉన్నాయని మాకు తెలుసు ఇందులో మీరు ఆటోసోమ్లుగా పిలిచే 22 క్రోమోజోమ్లు ఉన్నాయి అంటే మగ మరియు ఆడ రెండింటిలోనూ ఉంటాయి మరియు X మరియు Y అనే సెక్స్ క్రోమోజోమ్ జత కానీ మనం క్రోమోజోమ్ల సంఖ్యను పరిశీలిస్తే ఇది జాతుల నుండి జాతికి మారుతుంది కాబట్టి మా వద్ద ఉన్న క్రోమోజోమ్ ల సంఖ్య మరియు క్షీరదాల మధ్య మీకు వైవిధ్యం ఉంది ఉదాహరణకు మీరు క్షీరదాలలో పక్షులను తొలగిస్తే మినహా మాకు వైవిధ్యాలు ఉన్నాయి సంఖ్యల పరంగా వైవిధ్యం ఉంది కానీ మీ వద్ద ఎన్ని క్రోమోజోమ్లు ఉన్నా ఒక కణంలో ఉన్న DNA మొత్తం దాదాపు ఒకే విధంగా ఉంటుంది అందువల్ల సంఖ్యలో వైవిధ్యం కలయిక కారణంగా ఉంటుంది అంటే రెండు వేర్వేరు క్రోమోజోమ్లు కలిసి పెద్ద క్రోమోజోమ్ని ఏర్పరుస్తాయి లేదా అవి చిన్న క్రోమోజోమ్లను ఏర్పరుస్తాయి కాబట్టి అవి సంఖ్య మారుతూ ఉంటాయి మీకు వేరే సంఖ్య ఉండటానికి కారణం అదే అని మనము నమ్ముతున్నాము క్రోమోజోమ్లలో మనకు ఈ మూలకాలు ఉన్నాయి క్రోమోజోమ్ చివర్లో మీ వద్ద టెలోమీర్ అని పిలవబడేది ఉంది ఇది క్రోమోజోమ్ను కోల్పోకుండా కాపాడడంలో సహాయపడుతుంది అంటే డీగ్రేడ్ చెందుతుంది మరియు మీ వద్ద సెంట్రోమీర్ అని పిలువబడే ఈ ప్రాంతం కైనెటోచోర్ లేదా కణ విభజన సమయంలో క్రోమోజోమ్ యొక్క విభజనకు కుదురు ఫైబర్స్ బంధిస్తాయి మరియు సహాయపడతాయి కాబట్టి ఈ చిన్న పరిచయంతో మీరు కార్యోటైప్ను ఎలా తయారు చేస్తారో చూద్దాం ఇది చాలా ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే మానవులలో 23 జతల క్రోమోజోమ్లు 1950 ల ప్రారంభం వరకు తెలియదు అప్పటి వరకు ఛాలెంజ్ కారణంగా మానవుడి క్రోమోజోమ్ల సంఖ్య ఎంత అనేది ఖచ్చితంగా తెలియదు ఛాలెంజ్ ఏమిటంటే మీరు క్రోమోజోమ్లను ఎలా చూస్తారు అప్పుడు చాలా కష్టం కాబట్టి వారు ఒక టెక్నిక్ను అభివృద్ధి చేశారు 1950 వ దశకంలో వారికి కణాలను పెంచే టెక్నిక్ ఉంది అప్పటి వరకు ప్రజలు చనిపోయిన వ్యక్తుల కణజాలాలలో క్రోమోజోమ్లను చూశారు వారు క్రోమోజోమ్లను చూడటానికి విభాగాలను తయారు చేసేవారు వారు సంఖ్యను కనుగొనలేకపోయారు ఎందుకంటే ఏదైనా విభాగంలో అన్ని క్రోమోజోమ్లను చూడటం చాలా కష్టం కాబట్టి 50 వ దశకంలో వారు ఒక సాంకేతికతను అభివృద్ధి చేశారు దీనిలో వారు మానవ కణాన్ని సంస్కారం చేయగలరు ఉదాహరణకు మీరు మీ రక్తం తీసుకోవచ్చు మరియు మీ రక్తంలో తెల్ల రక్త కణాలు ఉన్నాయి వీటిని కల్చర్ చేయవచ్చు మీరు రక్తాన్ని తీసుకుని ఆపై వంటలలో మీరు కణాలు తెల్ల రక్త కణాలు పెరగవచ్చు అవి విభజింపబడుతాయి ఆపై మీరు ఏమి చేస్తారు అవి విభజించబడుతున్నప్పుడు మీరు మీడియంకు కొల్చిసిన్ అనే రసాయనాన్ని జోడిస్తారు ఇది కుదురు ఏర్పడటానికి అనుమతించదు తత్ఫలితంగా మెటాఫేస్ వద్ద విభజించబడుతున్న కణాలలో ఎక్కువ భాగం క్రోమోజోమ్ రెండు ధ్రువాలకు క్రోమోజోమ్లను లాగడం కోసం వేచి ఉండే క్రోమోజోమ్ చాలా కాంపాక్ట్గా ఉంటుంది కాబట్టి అవి రెండు డాటర్ కణాలలోకి ప్రవేశిస్తాయి కాబట్టి మీరు చేసే మెటాఫేస్లో ఎక్కువ కణాలు అరెస్టయినప్పుడు మీరు కణాలను తీసుకొని ఆపై వాటిని హైపోటోనిక్ సొల్యూషన్ అనే పరిష్కారంతో చికిత్స చేస్తారు మీరు తేలికపాటి ఉప్పు కాన్సంట్రేషన్ ఇస్తారు అందుచే కణాలు ఉబ్బుతాయి ఎందుకంటే అవి ఈ ఓస్మోసిస్ ప్రక్రియలో కణాలు ఉబ్బుతాయి ఆపై మీరు వాటిని గ్లాస్ స్లైడ్పై వేయవచ్చు యాంత్రిక శక్తి కారణంగా అవి తెరుచుకున్నాయి ఆపై మీ క్రోమోజోమ్లు స్లయిడ్లో విస్తరించాయి మీరు క్యాప్చర్ చేయవచ్చు ఈ చిత్రాన్ని మైక్రోస్కోప్ ఉపయోగించి క్యాప్చర్ చేయవచ్చు మరియు క్రింద చూపిన విధంగా మీరు కార్యోటైప్ను తయారు చేయవచ్చు మీరు ఒక చిత్రాన్ని తీసుకొని ఆపై క్రోమోజోమ్ను కట్ చేసి పరిమాణం ఆధారంగా వాటిని క్రమబద్ధీకరించవచ్చు కాబట్టి పురుషులు మరియు స్త్రీలు హోమో సేపియన్ల యొక్క రెండు విభిన్న లింగాలైన మానవులు X మరియు Y క్రోమోజోమ్ ద్వారా నిర్ణయించబడ్డారని అర్థం చేసుకోవడానికి ఇది నిజంగా 50 లలో మాకు సహాయపడింది అందుకే వాటిని సెక్స్ క్రోమోజోములు అంటారు కానీ కణ విభజన సమయంలో క్రోమోజోమ్ మరియు వాటి డైనమిక్ స్వింగ్ వివిధ శాస్త్రవేత్తలు చాలా ముందుగానే అర్థం చేసుకున్నారు వాటిలో ఒకరు ఫ్లెమింగ్ అతను ఒక జర్మన్ జీవశాస్త్రవేత్త అతను ఎక్కువగా మొక్కలను అధ్యయనం చేసాడు ఎందుకంటే అక్కడే కణ విభజన మొక్కలను ఉపయోగించి అధ్యయనం చేయబడింది మృదు కణజాలం కారణంగా ప్రజలు కణజాలాన్ని నొక్కి దానిని మరక చేయగలుగు తారు మరియు వారు క్రోమోజోమ్లో చూడగలుగుతారు మరియు ఇవి క్లాసిక్ చిత్రాలలో ఒకటి దీనిలో ఈ వ్యక్తి క్రోమోజోమ్లను మరక చేయగలడు మైక్రోస్కోప్ మరియు చేతితో గీసిన చిత్రాలను చూడండి ఇది ఈ దశ గురించి అన్ని వివరాలను అందిస్తుంది మరియు స్థితి ఏమిటి ఇది మెటాఫేస్ మరియు సెల్ ఇక్కడ విభజించబడుతోంది అవి కణ విభజన యొక్క వివిధ దశలను సూచిస్తాయని మేము చెప్పగలం కానీ అతను వాటిని చాలా అందంగా చూపించగలడు మనము అర్థం చేసుకున్నాము కాబట్టి అప్పటి వరకు అర్థం చేసుకున్నది ఏమిటంటే కణ విభజన సమయంలో మరియు కణ విభజన యొక్క కొన్ని దశలలో క్రోమోజోమ్ నిజంగా చాలా కాంపాక్ట్ అవుతుంది మరియు ఈ క్రోమోజోమ్లను వేరు చేయడానికి మీరు మరకలను ఉపయోగించవచ్చు మీరు ఇప్పుడు పిలుస్తున్నది అదే కానీ కణం క్రియాశీల విభజనలో లేనప్పుడు కణం పనిచేస్తున్నప్పుడు మీరు వ్యక్తిగత క్రోమోజోమ్లను చూడలేరు దీనిని ఇంటర్ఫేస్ అంటారు ఇది ఎక్కడ ఉందో న్న్యూక్లియస్ లో ప్రతిచోటా విస్తరించి ఉంటుంది కాబట్టి చాలా క్రోమోజోమ్ అధ్యయనాలు మెటాఫేస్లో అరెస్టయిన కణాలను ఉపయోగించి నిర్వహిస్తారు మీరు చాలా కాంపాక్ట్ క్రోమోజోమ్ను కలిగి ఉన్నప్పుడు ఇది ఇక్కడ చూపబడింది కాబట్టి ఇది స్కీమాటిక్ ఇది మెటాఫేస్ క్రోమోజోమ్ యొక్క అసలు చిత్రం క్రోమోజోమ్ చాలా కాంపాక్ట్ మరియు మీరు వాటిని మరక చేయగలరు కాబట్టి అది ఏమిటి ఇది క్రోమోజోమ్ యొక్క అత్యంత కాంపాక్ట్ దశ మరియు దీనిని మీరు DNA అని పిలుస్తారు మెటాఫేస్ సమయంలో DNA ఈ రూపాన్ని పొందుతుంది అది ఎలా జరుగుతుంది మీరు హిస్టోన్లుగా పిలవబడే ప్రోటీన్ సమితి ఉందని మీ అందరికీ తెలుసు దానిపై DNA చాలా కాంపాక్ట్గా మారుతుంది మరియు దానిని 11 లేదా 10 నానోమీటర్ స్ట్రక్చర్ అని పిలుస్తారు ఎందుకంటే వారు EM లో ఎలా చూస్తారు ఆపై అవి సోలేనోయిడ్ స్ట్రక్చర్ అని పిలువబడతాయి మరియు తరువాత మీరు ఒక పరంజాను కలిగి ఉంటారు దీనిపై సోలేనోయిడ్ నిర్మాణం మీరు మెటాఫేస్గా కనిపించే ఆకారాన్ని ఇస్తుంది కాబట్టి ఇది DNA లేదా క్రోమాటిన్ DNA ప్లస్ ప్రోటీన్ కలిసి మెటాఫేస్ సమయంలో ఇలాంటి వాటికి చేరుకోవడానికి చాలా కాంపాక్ట్ నిర్మాణాన్ని ఏర్పరుచుకునే విభిన్న క్రమం కాబట్టి ఇది జరుగుతుంది కాబట్టి క్రోమోజోమ్ల యొక్క రెండు కాపీలు రెండు డాటర్ కణాలలో సులభంగా క్రమబద్ధీకరించబడతాయి లేకపోతే ఈ వ్యక్తిగత DNA మూలకాలను క్రమబద్ధీకరించడానికి కణానికి సవాలు ఏమిటో మీరు ఊహించవచ్చు కాబట్టి అదే మేము చెప్పాము కార్యోటైప్ పురుషుడు లేదా స్త్రీకి చెందినదా అని చూడటం ద్వారా మీరు గుర్తించగలిగే కార్యోటైప్ మా వద్ద ఉంది కాబట్టి మీరు దానిని 46 XX అని పిలుస్తారు ఎందుకంటే అది సాధారణ 46 క్రోమోజోములు ఇది XX ఎందుకంటే ఈ ప్రత్యేక జంటకు రెండు X క్రోమోజోమ్లు ఉన్నాయి అందువల్ల ఈ కార్యోటైప్ ఒక ఆడది ఇది పురుషుడు ఎందుకంటే XY మీకు 46 క్రోమోజోమ్లు ఉన్నాయి కానీ మీకు ఒక జత సెక్స్ క్రోమోజోమ్ ఉంది అవి హెటెరోమోర్ఫిక్ ఒక పెద్ద X క్రోమోజోమ్ ఒక చిన్న Y క్రోమోజోమ్ కాబట్టి ఇది పురుషుడిని సూచిస్తుంది కాబట్టి మీరు మగ మరియు ఆడ కార్యోటైప్ని వేరు చేయగలరు అది ఒక క్లాసిక్ పద్ధతి ఇప్పుడు మీరు విభిన్న సెన్సిటివ్ పద్ధతులను ఉపయోగించి ప్రతి క్రోమోజోమ్ను గుర్తించగలిగే విభిన్నమైన సున్నితమైన పద్ధతులను కలిగి ఉన్నారు దీనిని స్పెక్ట్రల్ కార్యోటైపింగ్ అంటారు కాబట్టి ఇలాంటి చిత్రంలో కూడా మీరు ఉదాహరణకు ప్రతి జత క్రోమోజోమ్ని గుర్తించగలుగుతారు మరియు రంగు ఆధారంగా సులభంగా వాటిని క్రమబద్ధీకరించవచ్చు ఇది క్రోమోజోమ్లో ఏవైనా మార్పులు ఉన్నాయా అని దృఢంగా గుర్తించడంలో మాకు సహాయపడుతుంది మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ విధమైన విధానం కూడా క్రోమోజోములు న్యూక్లియస్లో యాదృచ్ఛికంగా పంపిణీ చేయబడవని అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడింది ఇక్కడ చూపినది ఇంటర్ఫేస్ న్యూక్లియస్ అంటే ఇది న్యూక్లియస్ దీనిలో ట్రాన్స్క్రిప్షన్ ప్రక్రియలో క్రోమోజోములు చురుకుగా ఉంటాయి అవి RNA చేయడానికి కాపీ చేయబడుతున్నాయి ప్రోటీన్లు తయారు చేయడానికి RNA కాపీ చేయబడుతోంది అక్కడ కూడా ప్రతి క్రోమోజోమ్కి నిర్దిష్ట ప్రాంతం డొమైన్లని కలిగి ఉంది మరియు అవి ఎంకరేజ్ చేయబడి ఉండవచ్చు మరియు బహుశా అది కొంత క్రియాత్మక చిత్యాన్ని పొంది ఉండవచ్చు కాబట్టి క్రోమోజోమ్లు క్రోమోజోమ్ల అధ్యయనం అవి ఎలా పనిచేస్తాయో మరియు అక్కడ మార్పులు కణాల సాధారణ పనితీరును ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవడానికి నిజంగా మాకు సహాయపడ్డాయి కాబట్టి మనము క్రోమోజోమ్లను రెండు విభిన్న ప్రక్రియలలో అధ్యయనం చేయవచ్చు ఒకటి మియోసిస్ మరొకటి మైటోసిస్ మైటోసిస్ అనేది మీకు తెలిసిన కాపీ ప్రక్రియ మన కణాలన్నీ మనం పెరిగేటప్పుడు కణాలు విడిపోతాయి మరియు మనం పెరుగుతున్న మార్గం లేదా గాయం ఉన్నప్పుడు లేదా మీ శరీరంలో కోత ఉన్నప్పుడు కణాలు విభజించి గుణిస్తారు మరియు వైద్యం ప్రక్రియ కూడా ఉంటుంది మైటోసిస్ ఈ ప్రక్రియలో ఏమి జరుగుతుంది DNA యొక్క కాపీ ఉంది మరియు మీరు ఇక్కడ చూసేది అదే కాబట్టి మనమందరం డిప్లాయిడ్ అంటే అన్ని క్రోమోజోమ్ల యొక్క రెండు కాపీలు ఒకటి మీరు తండ్రి నుండి పొందారు మరొకటి మీరు తల్లి నుండి పొందారు కాబట్టి ఈ ప్రక్రియలో మీరు ఇక్కడ చూస్తున్నది ఏమిటంటే మీరు ఒక మెటాఫేస్ వ్యాప్తి చేసినప్పుడు అంటే మీరు కణాలను మెటాఫేస్ వద్ద అరెస్టు చేసినప్పుడు మీరు క్రోమోజోమ్ వ్యాప్తిని చేసినప్పుడు మీరు ఈ రకమైన నిర్మాణాన్ని కనుగొంటారు ఇక్కడ మీరు క్రోమాటిడ్ను కలిగి ఉంటాయి ఇవి సెంట్రోమెరిక్ ప్రాంతం చుట్టూ జోడించ బడ్డాయి మరియు ప్రతి క్రోమాటిడ్ను సిస్టర్ క్రోమాటిడ్ అని పిలుస్తారు అంటే అవి ఖచ్చితమైన కాపీలు కాబట్టి ప్రాథమికంగా ఎడమ వైపున ఉన్న ఈ క్రోమోజోమ్ మీ పేరెంట్లలో ఒకరి నుండి తీసుకోబడింది మరియు కుడి వైపున ఉన్న ఈ క్రోమోజోమ్ మరొక పేరెంట్ నుండి తీసుకోబడింది ఈ రెండు క్రోమాటిడ్లు ఒకే క్రోమోజోమ్ యొక్క ఒకేలా కాపీలు మరియు అవి సెంట్రోమీర్ వైపు జతచేయబడతాయి ఎందుకంటే అవి రెండు డాటర్ కణాలకు లాగబడతాయి అందువల్ల మెటాఫేస్ క్రోమోజోములు అలా కనిపిస్తాయి వాస్తవానికి ఇచ్చిన క్రోమోజోమ్లోని ఏదైనా జన్యువు కోసం దీనిలో మీకు నాలుగు కాపీలు ఉంటాయి ఎందుకంటే కణం విభజించబడబోతోంది కాబట్టి నిజంగా క్రోమోజోములు ఎలా సహాయపడతాయి అంటే పిండం యొక్క లింగాన్ని గుర్తించడంలో ఇది సహాయపడుతుంది కాబట్టి మీరు ఇక్కడ చూసే ఈ X సెల్ X సెల్ అనేది ఒక ప్రత్యేకమైన రకానికి చెందినది ఎందుకంటే ఇవి X క్రోమోజోమ్ని కలిగి ఉంటాయి X అనేది రెండు X స్త్రీలతో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి గుడ్డు పుట్టుకొచ్చే ఏదైనా సూక్ష్మక్రిమి కణంలో 23 క్రోమోజోములు ఉంటాయి వాటిలో ఒకటి X క్రోమోజోమ్ కానీ పురుషులు రెండు రకాల స్పెర్మ్లను తయారు చేయగలరు ఎందుకంటే అవి 46XY కాబట్టి అవి ప్రతి స్పెర్మ్లో 23 క్రోమోజోమ్లను కలిగి ఉంటాయి అయితే 50 స్పెర్మ్లో Y క్రోమోజోమ్ ఉంటుంది వాటిలో 50 X క్రోమోజోమ్ను కలిగి ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఏ స్పెర్మ్పై ఆధారపడి ఉంటాయి అది Y మోస్తున్న స్పెర్మ్ అయినా లేదా గుడ్డు ఫలదీకరణం చేసే X బేరింగ్ స్పెర్మ్ అయినా ఇది Y అయితే ఆ పిండం పురుషుడిగా మారుతుంది ఇది X అయితే ఫలితంగా పిండం స్త్రీ అవుతుంది ఫలితంగా మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా మేము 46XY లేదా 46XX వంటి కార్యోటైప్ను కనుగొని తయారు చేయగలిగాము ఇది మియోసిస్ సమయంలో జరుగుతుంది అంటే ప్రక్రియ జెర్మ్ కణాలు తయారవు తున్న కణ విభజన ప్రక్రియ కాబట్టి మియోసిస్ అనేది మీ బీజ కణాలలో జరిగే చాలా క్లిష్టమైన మరియు చాలా ముఖ్యమైన కణ విభజన ప్రక్రియ ఇది 23 క్రోమోజోమ్లను కలిగి ఉన్న హాప్లోయిడ్ జెర్మ్ సెల్స్ అని పిలవబడే క్రోమోజోమ్ల సంఖ్యను తగ్గించడమే కాకుండా రీకాంబినేషన్ కూడా సహాయపడుతుంది అంటే మీరు ఇక్కడ చూడవచ్చు ఇవి మీకు రెండు క్రోమోజోమ్ ఒక జత మీరు తల్లి మరియు తండ్రి నుండి పొందినది అని అర్ధం కానీ మెయోటిక్ కణంలో జరిగేది ఏమిటంటే తండ్రి మరియు తల్లి నుండి పొందిన పితృ లేదా క్రోమోజోమ్ల మధ్య మార్పిడులు జరుగుతాయి మరియు అలాంటి షఫులింగ్ మాత్రమే జరగదు మరియు ప్రతి ఒక్కటి జెర్మ్ కణాలలో వివిధ కలయికలుగా క్రమబద్ధీకరించబడతాయి మరో మాటలో చెప్పాలంటే అన్నింటినీ కలిపి ఉంచడం షఫుల్ చేయడం మరియు విభిన్న బీజ కణాలలో క్రమబద్ధీకరించడం లాంటిది తత్ఫలితంగా ఫలితంగా వచ్చిన జెర్మ్ సెల్ వాటిలో ప్రతి ఒక్కటి అది పొందిన DNA సెగ్మెంట్ కలయిక పరంగా చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఇక్కడ ఉదాహరణకు మీ తండ్రి నుండి వచ్చే DNA మీకు ఎక్కువగా ఉండవచ్చు ఇక్కడ మీ తల్లి నుండి వచ్చే DNA ఎక్కువ ఉండవచ్చు కాబట్టి అది మీకు తేడాను ఇస్తుంది కొన్నిసార్లు మీకు తెలుసా మీ కూతురు మీ అమ్మమ్మ లేదా తాతలా కనిపించవచ్చు ఇది ప్రసారం చేయబడిన DNA యొక్క కంటెంట్ను ప్రతిబింబిస్తుంది ఫలితంగా వారు చాలా సారూప్యంగా కనిపిస్తారు కాబట్టి మీరు చూసే వైవిధ్యానికి ఈ రీకాంబినేషన్ ప్రక్రియ చాలా చాలా ముఖ్యం మరియు వైవిధ్యాలు ఒక కారణం లేదా మరొక కారణంగా ఎంపిక చేయబడతాయి ఇది మేము ఇంతకు ముందు చర్చించిన విషయం కాబట్టి ఈ రోజు లేదా ఈ ప్రత్యేక తరగతిలో మనం చర్చించబోతున్నది ఏమిటంటే క్రోమోజోమ్ సంఖ్యలో మార్పులు కొంత అసాధారణతను ఎలా తెస్తాయి కాబట్టి నేను చెప్పినట్లుగా మెయోటిక్ ప్రక్రియలో క్రోమోజోమ్లు వివిధ జెర్మ్ సెల్స్గా క్రమబద్ధీ కరించబడతాయి మరియు అలాంటి సార్టింగ్ జరిగినప్పుడు ఎల్లప్పుడూ కొన్ని లోపాలు ఉండే అవకాశం ఉంటుంది అదృష్టవశాత్తూ లోపాలు చాలా తక్కువ చాలా అరుదు అందువల్ల కణంలో ఎక్కువ భాగం సాధారణమైనవి కానీ కొన్ని సమయాల్లో లోపం ఏర్పడవచ్చు ఫలితంగా ఏర్పడే సెల్లో ఒక నిర్దిష్ట క్రోమోజోమ్ ఉండదు ఇది ఒక క్రోమోజోమ్ తక్కువ లేదా మరోవైపు ఒక నిర్దిష్ట కణంలో ఒకటి కంటే ఎక్కువ క్రోమోజోమ్లు ఉండవచ్చు ఇది 23 ప్లస్ 1 24 మరియు అలాంటి పరిస్థితులు జరిగితే ఈ ప్రత్యేక జెర్మ్ కణం పిండం ఏర్పడటానికి దారితీస్తుంది ఆపై మీకు భిన్నమైన పరిస్థితి ఉండవచ్చు మీరు పెరిగిన సంఖ్య లేదా సంఖ్య తగ్గినటువంటి పరిస్థితులలో ఎక్కువ భాగం పిండం కూడా మనుగడ సాగించకపోవచ్చు కాబట్టి పిండం ఎప్పుడు గర్భం దాల్చిందో మరియు గర్భస్రావం చేయబడిందో కూడా మీకు తెలియకపోవచ్చు కానీ పరిస్థితి అంత తీవ్రంగా లేనప్పుడు పిండం మనుగడ సాగించగలదు అప్పుడు మీరు అసాధారణమైన కొన్ని సమలక్షణాన్ని కలిగి ఉన్న వ్యక్తిని కలిగి ఉండవచ్చు ఉదాహరణకు వాటిలో ఒకటి డౌన్ సిండ్రోమ్ ఇది క్రోమోజోమ్ నంబర్ 21 యొక్క మూడు కాపీల ఫలితంగా ఏర్పడుతుంది ఈ ప్రత్యేక సిండ్రోమ్ చూపించే వ్యక్తి యొక్క కార్యోటైప్ ఇది ఇది సాధారణ మెంటల్ రిటార్డేషన్ సిండ్రోమ్లలో ఒకటి ఇక్కడ IQ వ్యక్తి యొక్క మేధో సామర్థ్యం చాలా తక్కువ గా ఉంటుంది అభివృద్ధిలో అనేక అనేక పుట్టుకతో వచ్చే అసాధారణతలు ఉన్నాయి మరియు ఈ ప్రత్యేక వ్యక్తి రోగి తన జీవితకాలమంతా ఒకరిపై పూర్తిగా ఆధారపడి ఉంటాడు కాబట్టి ఇది క్రోమోజోమ్ల యొక్క మూడు కాపీలు కలిగి ఉన్న పరిస్థితులలో ఇది ఒకటి దీని వలన బుద్ధిమాంద్యం ఏర్పడుతుంది ఈ పిండం మరియు ఈ వ్యక్తికి దారితీసిన జెర్మ్ సెల్లో లోపం ఉందని దీని అర్థం కావచ్చు మనము కి కొంత సమయం తరువాత వస్తాము మీరు ఇక్కడ చూసినట్లుగా ఒక సమస్య ఉంది ఇప్పుడు క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అనే మరో పరిస్థితి ఉంది మళ్ళీ ఇక్కడ వ్యక్తి క్రోమోజోమ్ యొక్క ఒక అదనపు కాపీని కలిగి ఉన్నాడు కానీ అదనపు కాపీలో మీకు రెండు X మరియు ఒక Y ఉన్నాయి మరియు Y క్రోమోజోమ్ కారణంగా అతను పురుషుడు కానీ ఈ వ్యక్తి చాలా పొడవుగా ఉండవచ్చు ఏదైనా ప్రవర్తనా సమస్య ఉండవచ్చు మరియు ఇతర సమస్యలు కూడా ఉన్నాయి మళ్ళీ అది అదనపు క్రోమోజోమ్ కారణంగా ఉంది ఇది కేవలం ఒక X మరియు ఒక Y అయి ఉండాలి కానీ జెర్మ్ సెల్లో కొంత సమస్య కారణంగా ఈ వ్యక్తికి రెండు X మరియు Y ఉన్నాయి ఎందుకంటే తల్లి X క్రోమోజోమ్లు రెండింటినీ అందించినందున లేదా స్పెర్మ్ X మరియు Y రెండింటినీ అందించింది రెండూ సాధ్యమే మీరు దీనికి విరుద్ధంగా కూడా ఉండవచ్చు అంటే మీకు 46 45 కి బదులుగా ఒక క్రోమోజోమ్ తక్కువగా ఉన్న వ్యక్తి మరియు ఒక X క్రోమోజోమ్ మాత్రమే ఉంది ఫలితంగా ఇది టర్నర్ సిండ్రోమ్ అనే మరొక పరిస్థితికి దారితీస్తుంది మళ్ళీ పుట్టుకతో వచ్చే సమస్యలు ఉన్నాయి ఈ వ్యక్తులు సంతానోత్పత్తి చేయలేరు మరియు అందువలన వారికి సాధారణ జీవితం లేదు మళ్ళీ ఒక సెక్స్ క్రోమోజోమ్ లేనందున ఒకే X ఉంది X లేదా Y లేదు ఫలితంగా Y లేదు దాని ఫలితంగా వ్యక్తి ఒక స్త్రీలాగా అభివృద్ధి చెందాడు కానీ ఆమె ఒక స్త్రీగా పూర్తిగా శారీరకంగా చురుకుగా ఉండకపోవచ్చు మళ్లీ ఇది ఒక లోపం వల్ల సంభవించవచ్చు ఇందులో స్పెర్మ్ X లేదా Y ని అందించలేదు లేదా అది గుడ్డు కణంతోనే సమస్య కావచ్చు ఇది X మరియు మీరు కలిగి ఉన్న వాటికి సహకరించదు స్పెర్మ్ కూడా X కి దోహదం చేస్తుంది కాబట్టి ఇవి క్రోమోజోమ్ సంఖ్యలో మీకు తేడా ఉన్న పరిస్థితులు ఫలితంగా మీకు డౌన్ సిండ్రోమ్ టర్నర్ లేదా క్లైన్ఫెల్టర్ వంటి పరిస్థితి ఉంది కాబట్టి క్రోమోజోమ్ నంబర్లో అలాంటి మార్పులకు దారితీసిన సంభవనీయ సంఘటన లేదా సాధ్యమయ్యే లోపం ఏమిటో చూద్దాం కాబట్టి నాన్ డిస్ జంక్షన్ అని పిలవబడే ప్రక్రియ కారణంగా ఇది జరుగుతుంది అంటే ఈ రెండింటికి తెలుసు కణాలు విభజించినప్పుడు క్రోమోజోము లు సరిగా క్రమబద్ధీకరించబడవు కాబట్టి ఇక్కడ పైన చూపబడినది మియోసిస్ యొక్క స్కీమాటిక్ ఇక్కడ క్రోమోజోమ్లు సూక్ష్మక్రిమి కణాలలో క్రమబద్ధీకరించబడతాయి అదే తగ్గింపు విభాగం క్రింద చూపినది మైటోసిస్ ఇక్కడ ఇది సాధారణ కణ విభజన ఎక్కడ తగ్గింపు ఉండదు 2n నిర్వహించబడుతుంది ఇది సాధారణ కణ విభజన ఇవి పితృ మాతృ క్రోమోజోములు అని మీరు చూడవచ్చు కేవలం ఒక కాపీ ఒక జత చూపబడుతోంది మరియు డిప్లాయిడ్ అయిన దాని పుట్టుకతో పోలిస్తే ప్రతి డాటర్ సెల్లో ఒక కాపీ ఒక నంబర్ హాప్లోయిడ్ ఉన్నట్లు మీరు చూడవచ్చు కాబట్టి బీజ కణాలు n ఎలా అవుతాయి అయితే మైటోసిస్లో పుట్టుక కూడా డిప్లాయిడ్ మరియు ఫలిత కణం కూడా డిప్లాయిడ్ ఉదాహరణకు డౌన్ సిండ్రోమ్ లేదా క్లైన్ఫెల్టర్ లేదా టర్నర్ విషయంలో ఏమి జరుగుతుంది బహుశా ఇదే జరుగుతుంది ఉదాహరణకు మియోసిస్ II లో ఒక సాధారణ కణంలో రెండు క్రోమోజోములు జతగా క్రమబద్ధీకరించబడినప్పుడు అవి రెండు డాటర్ కణాలకు క్రమబద్ధీకరించబడతాయి ఇవి చివరికి స్పెర్మ్ లేదా అండాన్ని ఏర్పరుస్తాయి ఇది ఒక కణంలో రెండూ జరగవచ్చు కాపీలు రెండు డాటర్ కణాలలో ఒకదానికి క్రమబద్ధీకరించబడతాయి తత్ఫలితంగా ఈ ప్రత్యేక కణం ఒక క్రోమోజోమ్కు లోపం కలిగి ఉంది మరియు ఈ ప్రత్యేక కణానికి ఒక కాపీ అదనంగా ఉంటుంది కాబట్టి దీనికి క్రోమోజోమ్ యొక్క రెండు కాపీలు వచ్చాయి దీనికి ఆ క్రోమోజోమ్ యొక్క సున్నా కాపీ వచ్చింది కాబట్టి ఇది క్రోమోజోమ్ నంబర్ 21 అని మరియు ఒకవేళ అది గుడ్డుగా మారితే మరియు ఫలదీకరణం చెంది పిండంగా మారితే ఆ వ్యక్తి మీరు చూసినట్లుగా డౌన్ సిండ్రోమ్ రోగి కావచ్చు లేదా ఇది క్లైన్ఫెల్టర్ కావచ్చు లేదా మరోవైపు ఈ ప్రత్యేక గుడ్డు కణం పిండానికి దారితీసింది అప్పుడు అది టర్నర్ సిండ్రోమ్ వ్యక్తిగా మారుతుంది కాబట్టి ఇక్కడ చూపిన విధంగా ఏ క్రోమోజోమ్ క్రమబద్ధీకరించబడిందనే దానిపై ఆధారపడి ఒకటి కంటే ఎక్కువ కాపీలు డాటర్ కణాలకు క్రమబద్ధీకరించబడతాయి మీరు విభిన్న స్థితిలో ఉండవచ్చు ఇవి సాధారణ ప్రక్రియల గురించి కాబట్టి మనము చర్చించినది మొత్తం క్రోమోజోమ్ ఒకటి లేదా మరొక కణంగా క్రమబద్ధీకరించబడుతుంది ఇందులో మీకు అదనంగా ఉంటుంది లేదా మీకు మొత్తం క్రోమోజోమ్ నష్టం ఉంటుంది కానీ కొన్నిసార్లు మీకు ఇతర సమస్యలు ఉన్నాయి క్రోమోజోమ్ సంఖ్య సమానంగా ఉంటుంది కానీ క్రోమోజోమ్లో కొంత భాగం పోవచ్చు లేదా డూప్లికేట్ కావచ్చు లేదా మరికొన్ని అసాధారణతలు ఉండవచ్చు అదే మనం రాబోయే 10 నిమిషాల్లో చూడబోతున్నాం కాబట్టి మనం అర్థం చేసుకోవలసినది ఏమిటంటే మనము చర్చించినట్లుగా మియోసిస్ సమయంలో కాబట్టి మీకు సిస్టర్ క్రోమాటిడ్స్ ఉన్నాయి వీటిని రీకాంబినేషన్ అనే ప్రక్రియకు గురిచేయబడతాయి దీనిలో కొంత భాగం దీనికి వస్తుంది మరియు ఇందులో కొంత భాగం ఇక్కడకు వెళుతుంది మరియు ఖచ్చితమైన DNA కటింగ్ కారణంగా ఇది జరుగుతుంది ఫలితంగా డబుల్ స్ట్రాండెడ్ బ్రేక్ ఏర్పడుతుంది మరియు DNA అటువంటి ఖచ్చితమైన రీతిలో మార్పిడి చేయబడుతుంది జన్యువు మధ్యలో చేరినప్పటికీ రీడింగ్ ఫ్రేమ్ మార్చబడదు కాబట్టి మీకు ఖచ్చితమైన రీకాంబినేషన్ ఉంది దీనిలో మీరు తండ్రి నుండి వచ్చిన క్రోమోజోమ్లో కొంత భాగం మరియు తల్లి నుండి వచ్చిన క్రోమోజోమ్లో కొంత భాగాన్ని కలిగి ఉన్న క్రోమోజోమ్ను పునఃసృష్టి చేయవచ్చు కాబట్టి ఇది మరింత వైవిధ్యాన్ని తెస్తుంది ఇప్పుడు మైటోటిక్ కణాలలో అటువంటి రీకాంబినేషన్ జరుగుతుంది అదేవిధంగా అటువంటి రీకాంబినేషన్ జరిగినప్పుడు కొన్నిసార్లు లోపాలు ఉండవచ్చు కాబట్టి మనము చూస్తున్నది ఏమిటంటే క్రోమోజోమ్లో లేదా రెండు వేర్వేరు క్రోమోజోమ్ల మధ్య హోమోలాగ్లు కాని మార్పులు అసాధారణతలకు దారితీస్తాయి దీనిని మీరు నిర్మాణాత్మక అసాధారణతలు అని పిలుస్తారు ఇవి ఒక భాగం పోతుంది లేదా కొంత భాగం నకిలీ చేయబడుతోంది లేదా క్రమం మార్చబడింది లోపల ఉన్న జన్యువులను అవి ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై ఆధారపడి ఒకటి లేదా మరొక పరిస్థితి ఏర్పడుతుంది మియోసిస్ సమయంలో ఇటువంటి చాలా లోపాలు మళ్ళీ జరుగుతాయి అదృష్టవశాత్తూ ఫ్రీక్వెన్సీ చాలా తక్కువగా ఉంది అయితే ఇది జరుగుతుంది ఎందుకంటే పునః sisterసంయోగం యొక్క క్రియాశీల ప్రక్రియ ఉంది ఇందులో ఇద్దరు సిస్టర్ క్రోమాటిడ్స్ హోమోలాగ్ల కాపీలు ఇక్కడ చూపిన విధంగా మార్పిడి ఉంటుంది కాబట్టి మీకు సోదరి క్రోమాటిడ్స్ రెండూ ఒకే క్రోమోజోమ్ను సూచిస్తాయి ఉదాహరణకు క్రోమోజోమ్ 1 వాటి మధ్య మార్పిడి ఉంది ఫలితంగా మీకు కొత్త కలయిక వస్తుంది కాబట్టి ఈ ప్రక్రియ జరిగినప్పుడు కొన్ని సార్లు లోపాలు ఏర్పడతాయి ఇందులో రెండు వేర్వేరు క్రోమోజోమ్లు కలిసిపోతాయి లేదా ఒకే క్రోమోజోమ్ల యొక్క రెండు వేర్వేరు ప్రాంతాలు కలిసిపోతాయి మరియు దాని ఫలితంగా ఏర్పడవచ్చు మొత్తం క్రోమోజోమ్ల సంఖ్యలో తేడా లేని పరిస్థితులు కానీ క్రోమోజోమ్ వ్యవస్థీకరించబడిన విధానాన్ని పునర్వ్యవస్థీకరించవచ్చు కాబట్టి ఇది మనం చూసినది మనం చూసినది ఏమిటంటే సాధారణ మియోసిస్ ఎలా జరుగుతుంది మరియు అక్కడ మీరు ఒక ప్రక్రియను కలిగి ఉన్నప్పుడు హోమోలాగస్ క్రోమోజోమ్లు రీకాంబినేషన్కు గురవుతాయి మరియు ఇక్కడ అసాధారణతలు ఉండవచ్చు ఇటువంటి అసాధారణతలు వివిధ రకాలు ఇది సంక్లిష్టమైన పట్టిక నేను వాటిలో ప్రతి ఒక్కటి విడిగా వెళ్తాను కాబట్టి మనం చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే వాటిలో ఒక సమూహం అది ఒక ప్రత్యేక క్రోమోజోమ్పై జరుగుతుంది లేదా ఇది రెండు వేర్వేరు క్రోమోజోమ్ల మధ్య జరగవచ్చు మరియు అది ఎలాంటి మార్పులు జరుగుతుందో బట్టి అవి వేర్వేరు గ్రూపులుగా వర్గీకరించబడతాయి మేము ఒకదాని తరువాత ఒకటి చూస్తాము మొదటిదానిని చూద్దాం అది ఒక క్రోమోజోమ్పై ఒక విరామం అంటే క్రోమోజోమ్లోని ఒక నిర్దిష్ట ప్రాంతం ఇక్కడ ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్న బాణం ఒక పరస్పర సంఘటనను సూచిస్తుంది ఇది క్రోమోజోమ్ యొక్క ఈ ప్రాంతాన్ని కోల్పోతుంది మరియు ఈ క్రోమోజోమ్ ఈ ప్రాంతాన్ని కోల్పోయింది ఇప్పుడు అక్కడ ఉన్న ఏవైనా జన్యువులు పోతాయి ఎందుకంటే ఇది కణంలో ఉంచబడదు ఎందుకంటే దీనికి సెంట్రోమెరిక్ ప్రాంతం లేదు ఎందుకంటే ఇక్కడ మీ స్పైన్ బంధిస్తుంది మరియు ఇదే ఉంటే చివరి ప్రాంతం ఇక్కడ ఉంది అది స్పైన్కు కట్టుబడి కాపీని పొందలేరు మరియు మొదలైనవి కాబట్టి మీ వద్ద క్రోమోజోమ్ కాపీలలో ఒకదానిలో అనేక జన్యువులు ఉండే క్రోమోజోమ్ ప్రాంతం ఉండని కణం ఉండవచ్చు ఫలితంగా కణం సరిగా పనిచేయలేకపోతుంది వ్యక్తి సరిగా పనిచేయలేడు దానికి ఉదాహరణ క్రి డు చాట్ సిండ్రోమ్ అని పిలవబడే పరిస్థితి ఇది పుట్టుకతో వచ్చే పరిస్థితి పిల్లలు వారు పిల్లి లాగా లేదా శబ్దం చేసే విధానం ఏడుపు మొదలైనవి కాబట్టి దీనిని క్రి డు చాట్ సిండ్రోమ్ అని పిలవడానికి ఒక కారణం కానీ వాటికి అనేక పుట్టుకతో వచ్చే క్రమరాహిత్యాలు అవయవాలు అభివృద్ధి చెందిన విధానం మొదలైనవి ఉన్నాయి ఇది క్రోమోజోమ్ 5 కారణంగా జరుగుతుంది దాని క్రోమోజోమ్ ఎగువ భాగాన్ని కోల్పోయింది మరియు వ్యక్తులు ఇక్కడ ఉన్నారు వాటిలో ఒక సాధారణ క్రోమోజోమ్ ఉంటుంది కానీ మరొక కాపీ నుండి దానిలో కొంత భాగం పోతుంది ఫలితంగా మీకు ఈ పరిస్థితి ఉంది టెర్మినల్ తొలగింపుకు ఇది ఒక ఉదాహరణ దీనిలో కొంత భాగం క్రోమోజోమ్ యొక్క ఎగువ లేదా దిగువ భాగం పోతుంది కాబట్టి క్రోమోజోమ్లో నష్టం లేదా లాభం లేని పరిస్థితిని మీరు కలిగి ఉండవచ్చు కానీ క్రోమోజోమ్ లేదా ప్రాంతం యొక్క క్రమం మీరు ఇక్కడ చూసినట్లుగా మార్చబడుతుంది కాబట్టి ఇక్కడ మరియు ఇక్కడ విచ్ఛిన్నం ఉండవచ్చు మరియు ఈ విభాగం యొక్క ధోరణి ఇక్కడ ఉంటే ఇక్కడ విలోమం అవుతుంది కాబట్టి మీ వద్ద ఇప్పుడు క్రోమోజోమ్ ఉంది ఇది సూచనతో విభిన్న నిర్మాణం ఉదాహరణకు ఇది సి ఇది డి వాస్తవానికి B తో C మరియు A T తో ఉండేవి కానీ ఇప్పుడు స్థానం మార్చబడింది ఈ ప్రాంతంలో ఉన్న జన్యువులు పనిచేసే విధానాన్ని ఇది ప్రభావితం చేయవచ్చు కాబట్టి మీరు వ్యక్తిని ప్రభావితం చేసే కొన్ని పరిస్థితిని కలిగి ఉంటారు కాబట్టి ఇది విలోమం కారణంగా జరుగుతుంది ఇక్కడ రెండు ప్రదేశాలలో విచ్ఛిన్నం జరుగుతుంది కానీ ఒకే క్రోమోజోమ్ లోపల మరియు కనుక దీనిని విలోమం అంటారు మళ్ళీ క్రోమోజోమ్ యొక్క రెండు ప్రదేశాలలో జరిగే విచ్ఛిన్నం జరిగే పరిస్థితి ఉండవచ్చు ఫలితంగా మీరు క్రోమోజోమ్ నుండి బయటకు వచ్చే ఒక భాగాన్ని కలిగి ఉంటారు మరియు క్రోమోజోమ్లోని కొన్ని ఇతర ప్రాంతాలకు వెళ్లి విలీనం కావచ్చు మరియు కాపీ సంఖ్య పెరగడం లేదా జన్యువులు పనిచేసే విధానం కారణంగా అది కొన్ని పరిస్థితులలో ముగుస్తుంది మార్చబడింది మరియు మీరు చూస్తున్న పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది క్రోమోజోమ్లో రెండు విరామాలు ఏర్పడే పరిస్థితులు కూడా ఉన్నాయి ఇవి చాలా అసాధారణమైన నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి దీనిని రింగ్ క్రోమోజోమ్ అని పిలుస్తారు అంటే వారు టెలోమీర్ను కోల్పోయారు ఈ భాగం మరియు ఈ భాగం మరియు A మరియు B కలిసి రింగ్ క్రోమోజోమ్గా ఏర్పడతాయి అప్పుడు అవి మనుగడ సాగించగలవు ఎందుకంటే అవి ఇప్పటికీ కుదురుకుపోతాయి మరియు కూతురు కణాలకు వేరు చేయబడతాయి అయితే ఇతర భాగం కణం నుండి పోతుంది మరియు ఈ పరిస్థితి మళ్ళీ కణం మీద చాలా తీవ్రమైన పర్యవసానాన్ని కలిగిస్తుంది ఎందుకంటే ఉన్న జన్యువులు ఇక్కడ కోల్పోవచ్చు మరియు అలాంటి కలయిక కొన్ని జన్యువులను కూడా సక్రియం చేయగలదు కాబట్టి క్రోమోజోమ్ పనిచేసే విధానాన్ని విభిన్న నిర్మాణా లు ఎలా మారుస్తాయో మళ్ళీ ఇవి ఉదాహరణలు ఇప్పుడు మనము రెండు విరామాలు ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడబోతున్నాము కానీ అలాంటి రెండు విభిన్న క్రోమోజోమ్లపై ఇక్కడ చూపబడింది ఇక్కడ విచ్ఛిన్నం ఉంది ఇక్కడ విచ్ఛిన్నం ఉంది ఇప్పుడు ఫలితంగా ఏమి జరుగుతుంది ఇప్పుడు ఈ రెండు క్రోమోజోములు మీరు ఇక్కడ చూసినట్లుగా కలిసిపోతాయి రెండు సెంట్రోమీర్లు ఉన్నాయి ఇది చివరిగా కణ విభజనను తట్టుకోలేదు కదా మరియు అలాంటి సంఘటనలు నిజంగా జన్యువులు పనిచేసే విధానాన్ని నిజంగా ప్రభావితం చేస్తాయి మరియు ఇవి అరుదుగా ఉంటాయి మీరు దానిని కొన్ని సెల్ లైన్లలో చూడవచ్చు కానీ దీనిని వ్యక్తిగతంగా చూడటం చాలా కష్టం ఎందుకంటే అలాంటి అసాధారణతలు చాలా ప్రాణాంతకం మరియు పిండాలు కూడా మనుగడ సాగించవు కానీ అలాంటి తెలిసిన పరిస్థితులు వ్యక్తులలో కనిపిస్తాయి దానిని కలిగి ఉండే కొన్ని కణాలు ఉండవచ్చు క్రోమోజోమల్ ట్రాన్స్లోకేషన్ యొక్క క్లాసిక్ ఉదాహరణలలో ఒకటి క్రోమోజోమ్ యొక్క ఒక ప్రాంతం వేరే చోటికి వెళ్ళి చేరడాన్ని ఫిలడెల్ఫియా క్రోమోజోమ్ అని పిలుస్తారు ఇది క్రోమోజోమ్ 9 మరియు క్రోమోజోమ్ 22 మధ్య ఒక సాధారణ పునర్వ్యవస్థీకరణ దీనిలో క్రోమోజోమ్ 22 లోని ఒక భాగం క్రోమోజోమ్ 9 కి మార్చబడుతుంది దీనిని పరస్పరం అంటారు అంటే ఒక భాగం దీనికి వెళుతుంది మరియు మరొక భాగం ఇక్కడ వస్తుంది కాబట్టి ఈ ఫలితం బ్లడ్ క్యాన్సర్ లేదా లుకేమియా అని పిలువబడే చాలా దీర్ఘకాలిక స్థితికి దారితీస్తుంది మరియు క్రోమోజోమ్లపై ఈ రకమైన మరకను ఉపయోగించి ఇది తరచుగా కనుగొనబడుతుంది కాబట్టి ఒక వ్యక్తికి ఈ ప్రత్యేకమైన క్యాన్సర్ ఉందా లేదా అని గుర్తించడానికి కూడా ఇది రోగనిర్ధారణ లక్షణాలలో ఒకటి కానీ ఇవి పునరావృతమయ్యే సంఘటనలు తరచుగా ప్రజలు దీనిని చూస్తారు ఇతర పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ మీరు చూపినట్లుగా సెంట్రోమెరిక్ ప్రాంతం చుట్టూ ఉన్న రెండు వేర్వేరు క్రోమోజోమ్లు ఒకటి మరియు ఇతర ప్రాంతాలు పోయినందున క్రోమోజోమ్ యొక్క రెండు వేర్వేరు భాగాలను కలిగి ఉండటానికి కలిసిపోతాయి ఇవి ఎలా కలిసిపోతాయి అనేదానిపై ఆధారపడి వీటిని డిసెంట్రిక్ ఫ్యూషన్స్ అంటారు కానీ సాధారణంగా సెంట్రోమీర్ దగ్గర కలయిక జరుగుతుంది మళ్ళీ ఈ పరిస్థితులు నిజంగా స్థిరంగా లేవు మేము దానిని వ్యక్తులలో చూడము కాబట్టి క్రోమోజోమ్లలో విచ్ఛిన్నం అవి అమర్చబడిన విధానాన్ని ఎలా మారుస్తాయో మరియు కొన్ని మార్పులు ట్రాన్స్లోకేషన్లు మరియు క్రోమోజోమ్ల మార్పిడి కనిపించే పరిస్థితులలో ఇది కొన్ని క్యాన్సర్ సంఘటనల పర్యవసానంగా లేదా ఇది సాధ్యమయ్యే కొన్ని ఉదాహరణలు ఈ పరిస్థితులకు కారణం కావచ్చు ఈ ప్రత్యేక స్లయిడ్ క్యాన్సర్ యొక్క వివిధ పరిస్థితులలో మీరు వివిధ క్రోమోజోమ్లతో కూడిన ట్రాన్స్లోకేషన్లను కలిగి ఉన్నారనేదానికి ఒక ఉదాహరణను ఇస్తుంది కాబట్టి విభిన్న నిర్మాణాత్మక అసాధారణతలు అనేక పరిస్థితులకు ఎలా కారణమవుతాయో లేదా వాటితో సంబంధం కలిగి ఉన్నాయో ఒక ఉదాహరణ ఇస్తుంది ఇప్పుడు మనము చివరి విభాగానికి వెళ్తున్నాము మేము యూనిపెరెంటల్ డిసోమి అని పిలవబడే ప్రత్యేక స్థితిని పరిశీలించబోతున్నాము దాని అర్థం ఏమిటి ఇక్కడ ఈ స్థితిలో క్రోమోజోమ్ సంఖ్య 46 గా మిగిలిపోయింది మీరు కార్యోటైప్ చేస్తే వ్యక్తి సంపూర్ణంగా సాధారణం అతను లేదా ఆమెకు అవసరమైన సంఖ్యలో క్రోమోజోమ్లను పొందారు క్రోమోజోమ్లో స్థూల మార్పు లేదు అవన్నీ సాధారణంగా కనిపిస్తాయి కానీ ఒకే తేడా ఏమిటంటే అన్ని క్రోమోజోములు తల్లిదండ్రుల నుండి వచ్చినవి కావు మనమందరం రెండింటిలో ఒకటి పొందాము ప్రతి జతలో ఒక క్రోమోజోమ్ తండ్రి నుండి వచ్చింది మరొకటి తల్లి నుండి వచ్చింది కానీ ఈ వ్యక్తులలో తల్లిదండ్రులలో ఒకరి నుండి వచ్చిన ఒక క్రోమోజోమ్ ఉండవచ్చు సహకారం మరొకటి నుండి లేదు అందువల్ల దీనిని ఏకపక్షంగా పిలుస్తారు అంటే ఒక పేరెంట్ డిసోమీ ఎందుకంటే మీరు క్రోమోజోమ్ల సంఖ్యను పరిశీలించినప్పుడు మీరు డిప్లాయిడ్గా ఉంటారు మరియు అలాంటి పరిస్థితులు పెద్ద సంఖ్యలో క్యాన్సర్లతో సంబంధం కలిగి ఉంటాయి ఇది మళ్ళీ విడదీయకపోవడం వల్ల లేదా అది జరుగుతుంది ఇది మీ శరీరంలోని కొన్ని కణజాలాలలో మాత్రమే జరుగుతుంది అంటే మీ తల్లిదండ్రులు నిజంగా ఈ బహుమతిని మీకు ఇవ్వలేదు కానీ తండ్రి మరియు తల్లి నుండి పొందిన క్రోమోజోమ్లను మీరు కలిగి ఉండాల్సిన అటువంటి సహకారం యొక్క ప్రాముఖ్యత ముద్రణ రుగ్మతలు అని పిలువబడే ఒక ప్రత్యేక రుగ్మతల గుంపుపై మన అవగాహన నుండి వచ్చింది ఈ స్థితిలో మనకు తెలిసినది ఏమిటంటే ఆ నిర్దిష్ట జన్యు కాపీని తండ్రి నుండి పొందినట్లయితే మాత్రమే వ్యక్తీకరించబడే జన్యువులు లేదా ఆ జన్యు కాపీని తల్లి నుండి పొందినట్లయితే మాత్రమే వ్యక్తీకరించబడే జన్యువులు ఉన్నాయి కాబట్టి వీటిని ముద్రించిన జన్యువులు అంటారు నాకు ఒక క్రోమోజోమ్ లేదా ఒక నిర్దిష్ట క్రోమోజోమ్ యొక్క ఒక నిర్దిష్ట ప్రాంతం కోసం ఏకపక్ష డిసోమి ఉంటే అది నా తల్లి నుండి ఉద్భవించినట్లయితే అవి తండ్రి నుండి ఉద్భవించినట్లయితే వ్యక్తీకరించాల్సిన జన్యువులు ఈ జన్యువులు వ్యక్తీకరించ బడవు తత్ఫలితంగా నేను ఈ జన్యువులను కలిగి ఉండటానికి సమానం మరియు నాకు ఒక నిర్దిష్ట రుగ్మత ఉంటుంది మరియు ఇక్కడ చూపబడినది రెండు సిస్టర్ రుగ్మతలు ప్రేడర్ విల్లీ సిండ్రోమ్ మరియు ఏంజెల్మన్ సిండ్రోమ్ అని పిలువబడతాయి తల్లిదండ్రుల నిర్దిష్ట వ్యక్తీకరణ నమూనా డాగ్మా తండ్రి లేదా తల్లి నుండి ఉద్భవించినవి మరియు మీకు అలాంటి ఏకరీతి వైకల్యం ఉన్నప్పుడు మీ పితృ సెంట్రల్ డాగ్మా తో వ్యక్తీకరించాల్సిన జన్యువుల సమితిని మీరు వ్యక్తపరచవద్దు లేదా తల్లి సెంట్రల్ డాగ్మా నుండి వ్యక్తీకరించబడతాయి కాబట్టి మీరు వెళ్ళి దానిపై మరింత చదవాలనుకోవచ్చు ఎందుకంటే ఇది చాలా క్లిష్టమైన జన్యు నియంత్రణ పేపర్లో మంచి రీడింగ్ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి ఈ కోర్సు కోసం మేము సిఫార్సు చేసిన పుస్తకంలో మరియు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీరు మా టీచింగ్ అసిస్టెంట్కు వ్రాయవచ్చు వారు మీకు సహాయం చేయగలరు మరియు అది మొదటి వారంలో చాలా వరకు లెక్చర్ ఇక్కడ మేము సెంట్రల్ డాగ్మా అంటే ఏమిటి సమాచారం ఎలా ప్రాసెస్ చేయబడుతుంది మరియు జన్యువులు పనిచేసే విధానాన్ని మరియు జన్యువుల ప్రాంతాలను దాటి లోపాలను ఎలా ప్రభావితం చేస్తాయో పరిచయం చేయడానికి ప్రయత్నించాము క్రోమోజోమ్ని జోడించడం లేదా కోల్పోవడం వంటి స్థూల క్రోమోజోమ్ మార్పులు ఎలా ప్రభావితం చేస్తాయో మరియు క్రోమోజోమ్లో లేదా క్రోమోజోమ్ల మధ్య కూడా నిర్మాణాలు ఎలా మారవచ్చు మరియు వ్యాధి యొక్క ఒకటి లేదా ఇతర రూపాలతో ఎలా సంబంధం కలిగి ఉంటాయో మనము చూశాము కాబట్టి ఈ ప్రత్యేక కోర్సులో మొదటి వారం లెక్చర్స్ చాలా వరకు ముగిసాయి వచ్చే వారం మళ్లీ కలుస్తాం